హలో గత కొన్ని ఉపన్యాసాలలో మనము మైక్రోవేవ్ పవర్ డివైడర్ల గురించి మాట్లాడాము 2 వే 3 వే 4 వే పవర్ డివైడర్ లను చూశాము మరియు మనము అన్ఈక్వల్ పవర్ డివైడర్ ను కూడా చూశాము ఈ రోజు మనం మైక్రోవేవ్ కప్లర్ల గురించి మాట్లాడబోతున్నాం కాబట్టి మొదటిది కపుల్డ్ లైన్ డైరెక్షనల్ కప్లర్ తో ప్రారంభిద్దాం కాబట్టి మొదట నిజంగా డైరెక్షనల్ కప్లర్ అంటే ఏమిటో ఆ భాగాన్ని వివరించనివ్వండి కాబట్టి మనం దాని గురించి ఆలోచిద్దాం ఇక్కడ ఒక మైక్రోస్ట్రిప్ లైన్ ఉంది ఇది ఇక్కడ నుండి వెళుతుంది మనము ఇన్పుట్ ఇక్కడ ఇస్తున్నామని అనుకోండి మరియు అవుట్పుట్ ఇక్కడ నుండి తీసుకోబడుతుంది మరియు ఒక అప్లికేషన్ గురించి ఆలోచిద్దాం పవర్ యాంప్లిఫైయర్ యాంటెన్నాతో కనెక్ట్ చేయబడి ఉంటుంది మరియు యాంటెన్నా ప్రసారం చేస్తుంది ఇప్పుడు మీరు టెలికాం సెక్టార్ అప్లికేషన్ను చూస్తే అవి 20 వాట్ పవర్ ప్రసారం చేస్తాయి మరియు అది ఇప్పుడు యాంటెన్నా ద్వారా ప్రసారం అవుతోంది ఖచ్చితంగా 20 వాట్ల లేదా అది అంతకంటే తక్కువ లేదా ఎక్కువ ఉండ వచ్చు కాబట్టి మనం ఏం చేస్తామంటే ఇలాంటిదే ఉపయోగిస్తాము దానిని డైరెక్షనల్ కప్లర్ అని పిలుస్తారు కాన్సెప్ట్ చాలా సరళమైనది అది ఒకవేళ ఒక కరెంట్ క్యారియింగ్ కండక్టర్ ఉన్నట్లయితే మరియు మీరు దాని పక్కన మరొక వైర్ ను పెడితే ఏమి జరుగుతుంది కరెంటు ఈ డైరెక్షన్ లో దీని గుండా ప్రవహిస్తుంది మరియు దీని ద్వారా ఇక్కడ ప్రేరిత EMF ఉంటుంది కాబట్టి ఇదే విషయం ఇక్కడ చూద్దాం కాబట్టి మనము ఇక్కడ ఇన్ పుట్ ఇచ్చాము దీనిని పోర్ట్ 2 అంటారు ఇది త్రూ పోర్ట్ లేదా కపుల్డ్ పోర్ట్ అని కూడా పిలుస్తారు కాబట్టి ఇక్కడ నేరుగా కపుల్ చేయబడిన పోర్ట్ ఉంది ఇప్పుడు ఈ పర్టిక్యులర్ ఫ్లో కారణంగా iప్రేరిత EMF ఉంటుంది ఇది ఇలా ఉంటుంది కాబట్టి దీనిని కపుల్డ్ పోర్ట్ అని పిలుస్తారు మరియు సాధారణంగా ఈ ప్రత్యేకమైన కపుల్డ్ లైన్ డైరెక్షనల్ కప్లర్ టిపికల్ రేంజ్ కి మంచిది మైనస్ 10 dB నుండి మైనస్ 30 dB వరకు ఉంటుంది మైనస్ 40 dB సాధ్యమే మరియు మైనస్ 6 dB లేదా మైనస్ 5 dB లేదా మైనస్ 8 dB కూడా సాధ్యమే కానీ సాధారణంగా మనము ఈ ప్రత్యేకమైన కప్లర్ను మైనస్ 10 dB కన్నా తక్కువకు డిజైన్ చేయము దీని యొక్క బేసిక్ కాన్సెప్ట్ ను మనము కవర్ చేసిన తర్వాత కారణాలు స్పష్టంగా కనిపిస్తాయి కాబట్టి మళ్ళీ మీరు ఇక్కడ ఇస్తుంటే ఇది కపుల్డ్ పవర్ ఇది దీని ద్వారా వెళుతుంది లేదా దీనిని ఐసోలేటెడ్ పోర్ట్ అంటారు ఇది పోర్ట్ నెంబర్ 4 మరియు సాధారణంగా మనకు కావలసినది S41 వీలైనంత పెద్దదిగా ఉండాలి కాబట్టి బేసిక్ కాన్సెప్ట్ ను చూద్దాం అయితే ఈ ప్రత్యేకమైన విషయం యొక్క అనాలసిస్ చేయడానికి ఇది 4 పోర్ట్ సమస్య అని చూడవచ్చు కాబట్టి ఈ 4 పోర్ట్ సమస్యను రెండు 2 పోర్టుల సమస్యగా విభజించవచ్చు ఇక్కడ మనం చేసేది ఏమిటంటే మనం ఇక్కడ లైన్ ను గీస్తే ఈ లైన్ కు సంబంధించి ఈ ప్రత్యేకమైన కాన్ఫిగరేషన్ సిమెట్రికల్ కాబట్టి ఇక్కడ ఇది 1 అని మనము చెప్తాము కాబట్టి ఇది 1 పోర్ట్ 2 పోర్ట్ అవుతుంది మరియు ఇది సిమెట్రికల్ పోర్ట్ కాబట్టి మనం సిమెట్రి కాన్సెప్ట్ ను అప్లై చేయవచ్చు కాబట్టి మనము దానిలో ఏమి చేస్తున్నామో మీకు కొంచెం ఆలోచన ఇవ్వడానికి చెప్తున్నాను కాబట్టి మనం ఇక్కడ ఏమి చేయాలనుకుంటున్నాము ఇక్కడ ఇన్పుట్ 1 ఇస్తున్నాము మరియు ఈ అన్ని ఇతర పోర్టులలో ఇన్పుట్ 0 అని చెప్పండి కాబట్టి ఇప్పుడు 1 యొక్క ఇన్పుట్ మాత్రమే అప్లై చేయండి మనము ఇక్కడ సగం మరియు సగం ఇక్కడ ఇన్పుట్ను అప్లై చేయవచ్చు అని అనుకుందాం కాబట్టి ప్లస్ సగం ప్లస్ సగం మాకు ఈవెన్ మోడ్ సిమెట్రీ ను ఇస్తుంది అప్పుడు మనము రెండవ సారి ప్లస్ సగం ఇక్కడ అప్లై చేస్తాము మైనస్ సగం ఇక్కడ అప్లై చేస్తాం కాబట్టి ఇప్పుడు దానిని ఆడ్ సిమెట్రీ అని అంటారు మరియు తరువాత ఫైనల్ ఎనాలసిస్ చేస్తారు మీరు ఈ రెండు విషయాల సమ్ ను తీసుకుంటారు కాబట్టి మనము ప్లస్ హాఫ్ ప్లస్ హాఫ్ తీసుకున్నాము కనుక ఇది 1 కి సమానం అవుతుంది మరియు ఇక్కడ మనము ప్లస్ హాఫ్ మరియు మైనస్ హాఫ్ తీసుకున్నాము దాని మొత్తం 0 కి సమానంగా ఉంటుంది అయితే మనం S పరామితి గురించి మాట్లాడేటప్పుడు చాలా సార్లు ఇన్పుట్ 1 గా మాట్లాడుతాము కాబట్టి మనము ఇక్కడ ప్లస్ 1 ను ప్లస్ 1 ఇస్తాము అప్పుడు ఇది ఈవెన్ మోడ్ అవుతుంది రెండవ సందర్భంలో మనం ప్లస్ 1 మైనస్ 1 ను ఇస్తాము అది ఆడ్ సిమెట్రీ మరియు తరువాత 2 యొక్క సగటును తీసుకుంటాము కాబట్టి ప్లస్ 1 ప్లస్ 1 2 ఆపై ఇక్కడ ప్లస్ 1 మైనస్ 1 2 తద్వారా ఇది 0 అవుతుంది ఇది 1 అవుతుంది కాబట్టి ఈ ఆడ్ మోడ్ మరియు ఈవెన్ మోడ్ విషయాలు ఏమిటో చూద్దాం కాబట్టి ఇక్కడ అదే కపుల్డ్ లైన్ లు ఇప్పుడు కొద్దిగా భిన్నమైన మార్గంలో చూపించబడ్డాయి కాబట్టి కపుల్డ్ లైన్ లు వాస్తవానికి ఇక్కడ చూపబడ్డాయి కాబట్టి ఇది ఒక మైక్రోస్ట్రిప్ లైన్ మరియు దాని పక్కన మరొక మైక్రోస్ట్రిప్ లైన్ ఉంది కాబట్టి ఇప్పుడు నేను ఈవెన్ మోడ్ ఎగ్జైటేషన్ లో చెప్పినట్లుగా ఇది ప్లస్ 1 ఇక్కడ ఫీడ్ చేయబడింది ప్లస్ 1 ఇక్కడ ఫీడ్ చేయబడింది అని అనుకుందాం ఆడ్ మోడ్ ఎగ్జైటేషన్ కోసం మనం ఏమి చేయబోతున్నాము అంటే ఇక్కడ ప్లస్ 1 మరియు ఇక్కడ మైనస్ 1 అని చెబుతాము కాబట్టి ఇప్పుడు మీరు ఛార్జ్ సిద్ధాంతం యొక్క భావనను వర్తింపజేయవచ్చు కాబట్టి ఇక్కడ ప్లస్ ఛార్జ్ ఉంది ప్లస్ ఇక్కడ ఛార్జ్ ఉంది కాబట్టి అది ఫీల్డ్ డిస్ట్రిబ్యూషన్ అవుతుంది మరియు ఇక్కడ మన కరెంట్ 0 కి సమానంగా ఉంటుంది ఈ పర్టిక్యులర్ పెరీఫెరీ వద్ద ఉన్న 0 కరెంట్ను H వాల్ లేదా మ్యాగ్నెటిక్ వాల్ అని కూడా పిలుస్తారు కాబట్టి ఇక్కడ నుండి మనం చూద్దాం సమానమైన కెపాసిటెన్స్ కాబట్టి ఈ పర్టిక్యులర్ మైక్రోస్ట్రిప్ లైన్ యొక్క ఈక్వలెంట్ కెపాసిటెన్స్ C11 అని చెప్పండి మరియు దీని కోసం ఈక్వలెంట్ మైక్రోస్ట్రిప్ C22 చాలావరకు ఈ రెండూ ఒకేలా ఉంటాయి C11 అనునది C22 కు సమానంగా ఉంటుందని చెప్పగలను ఇప్పుడు ఈ కెపాసిటెన్స్ ఇక్కడ చూపబడింది కాని అక్కడ ఆ కెపాసిటెన్స్ ఉండదు ఎందుకంటే అక్కడ ఓపెన్ సర్క్యూట్ ఉంది అయితే మనము ఆడ్ మోడ్ ఎక్సైటేషన్ చూసినప్పుడు ఇప్పుడు ఇది ప్లస్ 1 ఇది మైనస్ 1 ఇలా చెప్పండి కాబట్టి ఇక్కడ నుండి ఇక్కడకు ఫీల్డ్ ఉంటుంది కాబట్టి ఆలోచించండి ఒకవేళ ఇది ప్లస్ 1 వోల్టేజ్ మరియు ఇది మైనస్ 1 వోల్టేజ్ ఇక్కడ మనకు 0 వోల్ట్ ఉంది 0 వోల్ట్ షార్ట్ సర్క్యూట్ కి సమానం మరియు షార్ట్ సర్క్యూట్ ను ఎలక్ట్రిక్ వాల్ ద్వారా సూచించవచ్చు కాబట్టి ఇప్పుడు ఈ ప్రత్యేక సందర్భంలో మనకు ఈ కెపాసిటెన్స్ C11 ఉంటుంది మనకు C22కెపాసిటెన్స్ ఉంటుంది కానీ ఇక్కడ నుండి ఇక్కడకు ఈక్వలెంట్ కెపాసిటెన్స్ ఇది వాస్తవానికి మనం C12 వలె సూచించనివ్వండి కానీ ఇక్కడ మనము 2 C12 తో 2 C12 సిరీస్లో చూపించాము కాబట్టి మనకు సిరీస్లో కెపాసిటెన్సులు విభజించబడతాయి అది తెలుసు కాబట్టి ఈక్వలెంట్ కెపాసిటెన్స్ C12 అవుతుంది మరియు ఇది ఒకటి కాబట్టి ఇది షార్ట్ వాల్ తద్వారా అది గ్రౌండ్ కు వెళుతుంది కాబట్టి ఈవెన్ మోడ్ విషయంలో చూడవచ్చు ఈ లైన్ యొక్క ఈక్వలెంట్ కెపాసిటెన్స్ C11 అని చెప్పనివ్వండి కాని ఆడ్ మోడ్ ఈక్వలెంట్ కెపాసిటెన్స్ అనేది 2 C12 తో సమాంతరంగా C11 అవుతుంది కాబట్టి ఇక్కడ ఈక్వలెంట్ కెపాసిటెన్స్ అనేది C11 ప్లస్ 2 C12 అవుతుంది కాబట్టి ఇప్పుడు మనం ఈవెన్ మోడ్ మరియు ఆడ్ మోడ్ ఇంపెడెన్స్లను కూడా నిర్వచిస్తాము కాని మొదట కాన్సెప్ట్ పరంగా చూద్దాం కాబట్టి ఇంపెడెన్స్ 1 jωC అని మనకు తెలుసు కాబట్టి దీనికి పోల్చండి కెపాసిటెన్స్ పెద్దదిగా ఉంటుంది కాబట్టి కెపాసిటెన్స్ పెద్దదిగా ఉంటే Z 1 jωC చిన్నదిగా ఉంటుంది కాబట్టి దీని కోసం మనము ఈవెన్ మోడ్ ఇంపెడెన్స్ను కూడా నిర్వచిస్తే మరియు దీని కోసం మనము ఆడ్ మోడ్ను ఇంపెడెన్స్ను నిర్వచిస్తాము కాబట్టి ఆడ్ మోడ్ ఇంపెడెన్స్ పెద్ద కెపాసిటెన్స్ కలిగి ఉన్నందున ఆడ్ మోడ్ ఇంపెడెన్స్ ఈవెన్ మోడ్ ఇంపెడెన్స్ కంటే చిన్నది కాబట్టి కపుల్డ్ లైన్ యొక్క పొడవు λ 4 కు సమానంగా ఉన్నప్పుడు కప్లింగ్ అనేది మాక్సిమమ్ గా ఉంటుంది మనం కొన్ని సిమ్యులేటేడ్ రిజల్ట్స్ చూస్తాము మరియు పొడవు భిన్నంగా ఉన్నప్పుడు ఏమి జరుగుతుందో నేను మీకు చూపిస్తాను కానీ మీకు చెప్పాలంటే చాలా పుస్తకాలలో డెరివేషన్స్ ఉన్నాయి మీరు దానిని త్వరగా చూడవచ్చు కానీ ఇక్కడ మనము మీకు కాన్సెప్ట్ పార్ట్ చెప్పాలనుకుంటున్నాము కాబట్టి l λ 4 అయినప్పుడు కప్లింగ్ అనేది మాక్సిమమ్ గా ఉంటుంది ఆపై కావలసిన కప్లింగ్ కోసం ఇది ఇచ్చిన ఎక్స్ప్రెషన్ సరే కాబట్టి ఆడ్ మోడ్ ఇంపెడెన్స్ మరియు ఈవెన్ మోడ్ ఇంపెడెన్స్లు ఇక్కడ ఇవ్వబడినవి ఇప్పుడు ఈ ఫార్ములా l λ 4 కి చెల్లుతుంది l యొక్క ఇతర విలువలకు చెల్లుబాటు కాదు ఎందుకంటే మనము దీనిని మాక్సిమమ్ కప్లింగ్ కొరకు డిజైన్ చేశాము కాబట్టి మనకు ఇక్కడ ఉన్నదాన్ని చూద్దాం కాబట్టి ఇది ఒక ఈవెన్ మోడ్ ఇంపెడెన్స్ ఇది మీరు లైన్ యొక్క క్యారెక్టర్స్టిక్ ఇంపెడెన్స్ తో గుణించిన దానికి సమానం ఇక్కడ మీరు చూడవచ్చు C ఇక్కడ న్యూమరేటర్లో C ఇక్కడ డినామినేటర్ లో వస్తోంది అక్కడ ప్లస్ మరియు మైనస్ సైన్ మరియు ఈ 2 రివర్స్ చేయబడతాయి న్యూమరేటర్ ప్లస్ సైన్ ఉన్నందున ఈ విలువ Z0o కంటే ఎక్కువగా ఉంటుందని మనము చెప్పగలం కాబట్టి కప్లింగ్ చాలా తక్కువగా ఉంటే అలాంటప్పుడు మనం Z0e Z0o కు సమానం అవుతాయని చెప్పగలం మరియు అప్పుడు మీరు క్యారెక్టర్స్టిక్ ఇంపెడెన్స్ ను Z0e మరియు Z0o యొక్క వర్గమూలం అని చెప్పవచ్చు కాబట్టి Z0e మరియు Z0o అనునవి ఈవెన్ మోడ్ మరియు ఆడ్ మోడ్ క్యారెక్టర్స్టిక్ ఇంపెడెన్స్ లు కాబట్టి ఇప్పుడు డిజైన్ను చూద్దాం కాబట్టి Z0 50 ohm కాబట్టి మనం ఇక్కడ ప్రతిక్షేపిస్తే తరువాత C ఇప్పుడు నేను ఇక్కడ C మైనస్ 6 మైనస్ 10 మైనస్ 20 మైనస్ 30 ను ఉంచాను కాని నేను కూడా చాలాసార్లు ప్రస్తావించాను వారు 10 dB కప్లింగ్ లేదా 20 dB కప్లింగ్ గురించి మాట్లాడుతారు కాబట్టి వారు 10 dB కప్లింగ్ అని చెప్పినప్పుడు అంటే మీకు ఎక్కువ శక్తి వస్తుందని కాదు లేదా 20 dB కప్లింగ్ అంటే ఎక్కువ పవర్ కాదు అది కేవలం ఒక నొటేషన్ వారు సాధారణంగా కప్లింగ్ 10 dB కప్లింగ్ ని ఉపయోగిస్తారు కానీ వాస్తవానికి కప్లింగ్ మైనస్ 10 dB మరియు ఈ కప్లింగ్ ప్రాథమికంగా వోల్టేజ్ల నిష్పత్తి కాబట్టి మీరు ఏమి చేయాలంటే ఈ విలువ యొక్క ఈ సంఖ్యా విలువకు 20 log ను వర్తించి కనుగొనండి అది మైనస్ 20 dB కి సమానం కాబట్టి దయచేసి దీని కోసం 10 log ఫార్ములా వర్తించదని నిర్ధారించుకోండి ఎందుకంటే 0 1 యొక్క 10 log ఇది మైనస్ 10 dB అవుతుంది కాబట్టి ఇది సరైనది కాదు మీరు 20 log 0 1 ను ఉపయోగించాలి ఇది మైనస్ 20 dB కాబట్టి కావలసిన కప్లింగ్ యొక్క విలువ కోసం మనం మొదట C సంఖ్యా విలువను కనుగొంటాము అప్పుడు మనము ఈ విలువల ను ఇక్కడ ప్రతిక్షేపించి ఆపై ఈవెన్ మోడ్ మరియు ఆడ్ మోడ్ ఇంపెడెన్స్ లు ను కూడా లెక్కిస్తాము ఇవి ఇక్కడ ఇవ్వబడినవి కాబట్టి మీ దృష్టికి తీసుకురావడానికి మీరు కప్లింగ్ మైనస్ 6 నుండి తగ్గించబడిందని మీరు చూడవచ్చు మీరు Z0e కూడా తగ్గిందని చెప్పవచ్చు అయితే కప్లింగ్ తగ్గడం వలన Z0o పెరుగుతోంది మరియు కప్లింగ్ బలహీనంగా మారడం మీరు చూడవచ్చుమైనస్ 30 కి బదులుగా మనం మైనస్ 40 తీసుకుంటే ఈ రెండు ఇంపెడెన్స్లు సుమారు సమానంగా మారుతాయని మీరు చూడవచ్చు మరియు దానికి కారణం ఏమిటంటే నా దగ్గర ఒక కపుల్డ్ లైన్ ఉంది మరియు మరొక లైను దానికి చాలా దూరంగా ఉంచబడిందని చెప్పండి కాబట్టి మరొక లైను ని చాలా దూరంగా ఉంచినట్లయితే ఏమి జరుగుతుంది 2 మధ్య కప్లింగ్ చాలా చిన్నదిగా ఉంటుంది కాబట్టి ఈ లైన్ యొక్క క్యారెక్టర్స్టిక్ ఇంపెడెన్స్ ఏమైనా Z0 కు సమానం కాదు ఈ లైన్ యొక్క క్యారెక్టర్స్టిక్ ఇంపెడెన్స్ కూడా Z0 కు సమానంగా ఉంటుంది అయితే మనము వాటిని దగ్గరకు తీసుకువచ్చినప్పుడు మనకు ఈవెన్ మోడ్ మరియు ఆడ్ మోడ్ ఇంపెడెన్సులు కూడా ఉంటాయి ఇప్పుడు మీరు ఈవెన్ మరియు ఆడ్ మోడ్ ఇంపెడెన్స్ల విలువలకు డిజైన్ ఉదాహరణ తీసుకుంటారు కాబట్టి ఇవి కపుల్డ్ మైక్రోస్ట్రిప్ లైన్ ఈవెన్ మోడ్ మరియు బేసి మోడ్ ఇంపెడెన్సులు కాబట్టి ఇక్కడ కర్వ్ ఏమి కలిగి ఉందంటే ఈవెన్ మోడ్ ఈ వైపు చూపబడుతుంది మరియు ఆడ్ మోడ్ ఇంపెడెన్స్ ఈ వైపు చూపబడుతుంది ఇప్పుడు మీరు ఈ లైన్ లను ఇక్కడ చూస్తున్నారు మీ కోసం మనము సరళంగా చేయడానికి ప్రయత్నిస్తాము కాబట్టి ఇక్కడ ఇది s d ను చూపిస్తుంది కాబట్టి s అనేది కపుల్డ్ లైన్ మధ్య ఉన్న గ్యాప్ మరియు d ఈ ప్రత్యేక సబ్స్ట్రెట్ యొక్క డెప్త్ లోతు కొన్ని పుస్తకాలు d చిహ్నాన్ని ఉపయోగిస్తాయని కొన్ని పుస్తకాలు h చిహ్నాన్ని ఉపయోగిస్తాయని నేను చెప్పాలనుకుంటున్నాను కాబట్టి d లోతు మరియు h అనేది సబ్స్ట్రెట్ యొక్క ఎత్తు కాబట్టి చూడవచ్చు ఇక్కడ s d పెరుగుతోంది కాబట్టి s d పెరిగితే ఈ పాయింట్ లో మనం చూడగలిగేదాన్ని Z అని చెప్పవచ్చు ఈవెన్ మోడ్ ఎక్కువ మరియు Z ఆడ్ మోడ్ ఇంపెడెన్స్ చాలా తక్కువ కానీ మనం s d యొక్క విలువను పెంచుతూ వెళ్లడం ద్వారా Z ఈవెన్ మోడ్ తగ్గుతుంది మరియు Z ఆడ్ మోడ్ పెరుగుతుంది అని మీరు చూడవచ్చు కాబట్టి s d పెరుగుతున్నప్పుడు Z0e తగ్గుతుంది మరియు Z0o పెరుగుతుంది ఇప్పుడు ఇక్కడ ఉన్న ఇతర ప్లాట్లు ఏమిటో చూద్దాం కాబట్టి ఇక్కడ w d యొక్క ప్లాట్ ఉంది wd ఈ విధంగా పెరగడం మీరు చూడవచ్చు w d 0 1 నుండి 1 కు పెరుగుతున్నట్లయితే అని చెప్పండి ఇక్కడ నుండి మీరు ఈవెన్ మోడ్ మరియు ఆడ్ మోడ్ ఇంపెడెన్స్ల యొక్క సంబంధిత విలువను పరిశీలిస్తే అవి wd 1 వద్ద Z ఈవెన్ మోడ్ మరియు ఆడ్ మోడ్ ఇంపెడెన్సుల కన్నా చాలా ఎక్కువగా ఉంటాయి కాబట్టి w d పెరిగితే ఈవెన్ మోడ్ మరియు ఆడ్ మోడ్ ఇంపెడెన్స్ రెండూ తగ్గుతాయి కాబట్టిఇప్పుడు 10 dB కప్లింగ్ కోసం మునుపటి ఉదాహరణ గుర్తుకు తెచ్చుకోండి ఇప్పుడు ఇక్కడ నేను మైనస్ 10 dB వ్రాయ లేదని మీరు చూడవచ్చు సరే కాని కప్లింగ్ తక్కువగా ఉంటుందని స్పష్టంగా ఉండాలి ఇది కేవలం సాధారణ నామకరణం 10 dB కప్లింగ్ లేదా 20 dB కప్లింగ్ కాబట్టి అందుకే నేను అక్కడ వ్రాశాను కానీ దయచేసి C మైనస్ 10 dB కి సమానం అని గుర్తుంచుకోండి మరియు దాని కోసం మనము Z ఈవెన్ మోడ్ చూశాము 69 4 మరియు ఆడ్ మోడ్ 36 ohm కాబట్టి ఈ ప్రత్యేకమైన కర్వ్ పై దీన్ని గుర్తించడానికి ప్రయత్నిద్దాం కాబట్టి ఇది 69 4 కాబట్టి మనము ఒక గీతను 70 కి దగ్గరగా గీస్తాము ఇక్కడ నుండి సమాంతర రేఖను గీయండి ఆపై 36 ohm కాబట్టి 36 ohm అనుగుణంగా నిలువు రేఖను గీయండి ఈ విలువను చూడండి కాబట్టి ఇక్కడ నుండి మీరు s d యొక్క విలువను చదవవచ్చు ఇది 0 4 4 కు సమానం మరియు ఈ ప్రత్యేక బిందువు మీరు ఇక్కడ w d 0 7 కోసం ఈ ప్రత్యేక కర్వ్ అని చూడవచ్చు మరియు ఇది 1 కాబట్టి ఇది సుమారు 0 75 అని మీరు చెప్పగలరు నేను ప్రస్తావించాలనుకుంటున్నాను కాబట్టి ఈ ప్రత్యేకమైన కర్వ్ εr యొక్క అన్ని విలువలకు కాదు εr 10 కి మరియు Z0 50 ohm కు మాత్రమే ఇప్పుడు ఇది ఈవెన్ మోడ్ మరియు ఆడ్ మోడ్ ఇంపెడెన్సులు గురించి అదేవిధంగా మనకు ఈవెన్ మోడ్ మరియు ఆడ్ మోడ్ డైఎలక్ట్రిక్ కాన్స్టాంట్ కూడా ఉన్నాయి కాబట్టి ఈ కర్వ్ ఈవెన్ మోడ్ εe కోసం కాబట్టి ఇక్కడ మనకు ఉన్నవి ఇవి భిన్నమైనవి అని చూద్దాం ఈ అక్షం వెంట w h పెరుగుతోంది మరియు ఈ అక్షం వెంట s h పెరుగుతోంది మరియు ఇక్కడ ఇది ఈవెన్ మోడ్ ఎఫెక్టివ్ డై ఎలక్ట్రిక్ కాన్స్టాంట్ కాబట్టి ఈ ప్లాట్ εr 9 6 ఈవెన్ మోడ్ కోసం కాబట్టి మనం w h ని దీని వెంబడి పెంచుతూ వెళితే εe పెరుగుతున్నట్లు మీరు చూడవచ్చు కాబట్టి w h పెరుగుతున్నప్పుడు εe పెరుగుతుంది అని మనము సురక్షితంగా చెప్పగలం మరియు మీరు గుర్తుచేసుకుంటే మైక్రోస్ట్రిప్ లైన్ యొక్క వెడల్పు పెరిగేకొద్దీ అది స్పష్టంగా ఉండాలి కాబట్టి ఏమి జరుగుతుంది మోడ్ వేవ్ డై ఎలక్ట్రిక్ పరిధిలో పరిమితం చేయబడింది మరియు మనం సాధారణ కేసు తీసుకుంటే ఒకవేళ w h ఇన్ఫినిటీ అయితే εe అనేది εr గా అవుతుంది కాబట్టి w h పెరుగుతున్నప్పుడు εe పెరుగుతుంది ఇప్పుడు ఇవి s h విలువలు s h పెరుగుతుంది అని మీరు చూడవచ్చు కాబట్టి ఇక్కడ చూద్దాం ప్రారంభంలో s h పెరుగుతుంది ఈ సంబంధం దాదాపు ఫ్లాట్కు దగ్గరగా ఉంటుంది కానీ గ్యాప్ యొక్క పెద్ద విలువ కోసం s h 1 కంటేఎక్కువ ఈ విలువలు తగ్గుతున్నాయని మీరు చూడవచ్చు వెడల్పు యొక్క చాలా చిన్న విలువలకు భిన్నమైన వైవిధ్యం కొద్దిగా ఉంది కానీ సాధారణంగా s h నిర్దిష్ట విలువకు మించి పెరుగుతున్నప్పుడు εe తగ్గుతుంది అని మనం చెప్పగలం ఇప్పుడు ఆడ్ మోడ్ ε0 ను చూద్దాం కాబట్టి మళ్ళీ ప్లాట్ εr6 కు సంబందించినది కాబట్టి ఇక్కడ ఆడ్ మోడ్ ε0 ఇక్కడ చూపబడింది ఇది s h మరియు ఇది w h కాబట్టి మనము మళ్ళీ చూస్తే w h పెరుగుతున్నప్పుడు ε0 పెరుగుతూనే ఉందని మనం చూడవచ్చు కాబట్టి మనము సురక్షితంగా వ్రాయవచ్చు ఇప్పుడు w h పెరుగుతున్నప్పుడు ε0 పెరుగుతుంది ఇప్పుడు ఈ ప్రత్యేక అక్షం వెంట ఇది s h పెరుగుతోంది కాబట్టి మనం చెప్పగలం s h పెరుగుతున్న కొద్దీ ε0 కూడా పెరుగుతుందని మనం చూడవచ్చు అయితే మనము ఎనాలసిస్ చేసినప్పుడు మనము నిజంగా మాట్లాడటం చేయము అన్ని సమయాలలో ఈవెన్ మోడ్ లేదా ఆడ్ మోడ్ ε0 మనం సాధారణంగా తీసుకునేది ఎఫెక్టివ్ డై ఎలక్ట్రిక్ కాన్స్టాంట్ యొక్క విలువ మరియు అది ε eff εe ε0 గా ఇవ్వబడింది కాబట్టి ఈవెన్ మోడ్ మరియు ఆడ్ మోడ్ మీరు వాటిని గుణించి వర్గమూలాన్ని తీసుకోండి మరియు అది ఎఫెక్టివ్ ఎప్సిలాన్ గా ఉంటుంది కాబట్టి కపుల్డ్ మైక్రోస్ట్రిప్ లైన్ డిజైన్ కోసం సాధారణంగా ఉపయోగించే విలువ ఇది కాబట్టి ఇప్పుడే ఒక ఉదాహరణ తీసుకుందాం కాబట్టి ఇక్కడ ఉదాహరణ లో మనము ఒక మైక్రో స్ట్రిప్ లైన్ ను తీసుకున్నాం ఇది మైనస్ 20 dB కి సమానమైన కప్లింగ్ కోసం కాబట్టి దయచేసి గందరగోళం చెందకండి కొన్నిసార్లు నేను మైనస్ 20 dB వ్రాస్తాను లేదా కొన్నిసార్లు 20 dB వ్రాస్తాను కాబట్టి సాధారణంగా చెప్పాలంటే వారు 20 dB కి సమానమైన కప్లింగ్ వ్రాస్తారని గుర్తుంచుకోండి కానీ అది ఎల్లప్పుడూ మైనస్ 20 dB కాబట్టి ఇక్కడ మనం ఏమి డిజైన్ చేసామో చూద్దాం కాబట్టి మనము ఈ కప్లర్ను 800 నుండి 1000 MHz ఫ్రీక్వెన్సీ పరిధిలో డిజైన్ చేశాము ఇది ప్రాథమికంగా GSM 900 బ్యాండ్తో పాటు CDMA బ్యాండ్ కూడా కవర్ చేస్తుంది కాబట్టి మనము తీసుకున్నాము మరియు తక్కువ ఖర్చుతో కూడిన సబ్స్ట్రేట్ ఎందుకంటే కమర్షియల్ అప్లికేషన్ కోసం ఇది అవసరం దీని ధర చాలా సున్నితమైనది కాబట్టి ఇక్కడ సాధారణ గ్లాస్ ఎపోక్సీ సబ్స్ట్రేట్ దీనిని FR4 సబ్స్ట్రేట్ అని కూడా అంటారు కాబట్టి εr 4 4 మందం 0 8 మిమీ tan 0 కాబట్టి దీని కోసం మనం పొడవును లెక్కించాలి కాబట్టి పొడవు λ 4 కు సమానంగా ఉండాలి కాబట్టి మీరు సుమారుగా సెంటర్ ఫ్రీక్వెన్సీ 900 MHz తీసుకుంటే 900 MHz వద్ద వేవ్ పొడవు 33 సెం 33 ను 4 చే భాగించితే సుమారు 8 సెం డివైడెడ్ బై స్క్వేర్ రూట్ εe దీని విలువ సుమారు 46 మిమీ ఉంటుంది కాబట్టి లైన్ యొక్క వెడల్పు 1 5 మిమీ వాస్తవానికి ఈ ప్రత్యేక వెడల్పు 50 ohm మైక్రోస్ట్రిప్ లైన్ వెడల్పుతో సమానంగా ఉంటుంది ఎందుకంటే గ్యాప్ చాలా పెద్దది కాబట్టి మీరు ఇక్కడ గ్యాప్ 1 మిమీ అని చెప్పవచ్చు ఎందుకంటే ఇక్కడ కప్లింగ్ మైనస్ 20 dB కోసం కాబట్టి ఇప్పుడు మనం ఇక్కడ ఫలితాలను చూద్దాం ఇది కప్లింగ్ యొక్క ప్లాట్ మరియు ఒకటి చెయ్యవచ్చు ఈ పౌనపున్యం అంటే 0 9 GHz దగ్గర కప్లింగ్ గరిష్టంగా ఉంది అని గమనించండి మనము 900 MHz కోసం ఈ మొత్తం డిజైన్ చేసాము కాబట్టి ఇక్కడ 900 దగ్గర కప్లింగ్ గరిష్టంగా ఉందని మనం చూడవచ్చు ఇది λ 4 1 8 GHz దగ్గర కప్లింగ్ కనిష్టంగా ఉంటుంది ఇది l λ 2 కు అనుగుణంగా ఉంటుంది మరియు తరువాత మళ్లీ కప్లింగ్ 3 λ 4 వద్ద గరిష్టంగా మారుతుంది మరియు ఆ కర్వ్ పునరావృతమై కొనసాగుతుంది కాబట్టి మనము ఈ ప్రత్యేక పాయింట్ వద్ద దృష్టి పెట్టాలి కాబట్టి ఇప్పుడు ఇక్కడ ఉన్న ఇతర ప్లాట్లు ఏమిటో చూద్దాం S11 కాబట్టి S11 ప్లాట్ ఉదా రంగులో ఉంది కాబట్టి S11 చాలా మంచిదని చూస్తారు ఈ చాలా పెద్ద బ్యాండ్విడ్త్ మీద ఇది మైనస్ 35 dB కన్నా తక్కువ ఇప్పుడు S21 అంటే ఏమిటో చూద్దాం S21 ఇక్కడ ఈ కర్వ్ మీరు S21 కూడా రిలేటివ్లీ ఫ్లాట్ అని చూడవచ్చు ఇది 0 2 dB గా ఉంటుంది ఐడియల్గా ఇది 0 dB జరగాలి కాని మనము లాస్సీ సబ్స్ట్రెట్ తీసుకున్నందున మరియు ఈ లైన్ ల నుండి చిన్న రేడియేషన్ ఉంటుంది కాబట్టి ఇది సుమారు 0 2 dB ఉంటుంది కానీ ఇప్పటికీ ఇది చాలా చిన్నది మీరు ఇక్కడ చూడవచ్చు దీని కప్లింగ్ విలువ 20 కాబట్టి మీరు చెప్పినప్పటికీ మనము 20 dB కోసం డిజైన్ చేశాము ఇది 20 6 ఇది దానికి చాలా దగ్గరగా ఉంది అయినప్పటికీ మీరు 1 mm బదులుగా 0 9 mm తీసుకున్నట్లయితే మీరు మైనస్ 20 dB పొందవచ్చు నేను ఈ ప్రత్యేకమైన విషయాన్ని ఆప్టిమైజ్ చేయలేదు కారణం నేను మీకు చెప్తాను మరియు కారణం ఇక్కడ చివరి కర్వ్ ఇది నీలిరంగు కర్వ్ ఇప్పుడు ఈ నీలిరంగు కర్వ్ అంటే S41 అని చెప్పవచ్చు ఇది నేను ఇంతకు ముందు చెప్పిన ఐసోలేటెడ్ పోర్ట్ అని చెప్పవచ్చు మరియు ఐసోలేటెడ్ పోర్ట్ ఐడియల్ గా మైనస్ ఇన్ఫినిటీ dB ని కలిగి ఉంటుంది లేదా మైనస్ 50 dB లేదా మైనస్ 100 dB కావచ్చు కానీ ఇది మైనస్ 23 dB మాత్రమే అని మీరు చూడవచ్చు ఇప్పుడు డైరెక్టివిటీ అనే పదాన్ని నిర్వచిస్తాము ఇప్పుడు ఇక్కడ నిర్వచించబడిన డైరెక్టివిటీ అంటే కప్లింగ్ మరియు ఐసోలేషన్ మధ్య డిఫరెన్స్ సాధారణంగా మనము దాని మ్యాగ్నెట్యుడ్ ని మరియు ఇక్కడ ఉన్న డిఫరెన్స్ ని తీసుకుంటాము మీరు చూస్తే అది కేవలం 2 4 dB మాత్రమే ఇది చాలా తక్కువ ఐడియల్ గా మనము ఈ డైరెక్టివిటీ 30 dB లేదా 40 dB లేదా అంతకంటే ఎక్కువ ఉండాలి అని కోరుకుంటున్నాము నా ఉద్దేశ్యం మీరు యాంటెన్నా కోర్సు తీసుకున్నట్లయితే వాస్తవానికి మనము తరువాత యాంటెన్నాలను కవర్ చేయబోతున్నాము అక్కడ మనం డైరెక్టివిటీని వేరే విధంగా నిర్వచించబోతున్నాం అక్కడ డైరెక్టివిటీ ఇక్కడ యాంటెన్నా గెయిన్ సమానమైనదిగా ఉంటుంది దయచేసి దానితో కలపొద్దు ఇది యాంటెన్నా యొక్క గెయిన్ లేదా మైక్రోస్ట్రిప్ లైన్ యొక్క గెయిన్ లేదా ఇక్కడ ఒక కప్లర్ కాదు ఇక్కడ డైరెక్టివిటీ C మరియు I మరియు ఇది చాలా తక్కువ కాబట్టి నేను సాధారణంగా చెప్పినట్లుగా డైరెక్టివిటీ ఎక్కువగా ఉండాలని మనము కోరుకుంటున్నాము వాస్తవానికి మీరు కొన్ని పుస్తకాలను చదివితే మీరు ఒక కపుల్డ్ మైక్రోస్ట్రిప్ లైన్ను డిజైన్ చేస్తే ఇది ఐసోలేటెడ్ పోర్ట్ విలువ మైనస్ 100 డిబి యొక్క క్రమం కావచ్చు కానీ మీరు చూడగలిగినట్లుగా ఇది అంత మంచిది కాదు దానికి కారణం మైక్రోస్ట్రిప్ లైన్ కాన్ఫిగరేషన్ ముఖ్యంగా మీరు 1 విలువ కంటే భిన్నమైన εr తీసుకున్నప్పుడు ఈ 1 కంటే భిన్నమైన εr కారణంగా ఏమి జరుగుతుంది కాబట్టి ఎప్సిలాన్ ఆడ్ మోడ్ మరియు ఎప్సిలాన్ ఈవెన్ మోడ్ విలువలు భిన్నంగా ఉంటాయి అయితే మనం క్యాల్కులేషన్ చేసేటప్పుడు ఎప్సిలాన్ ఎఫెక్టివ్ తీసుకుంటాము కాబట్టి ఆడ్ మోడ్ కోసం మరియు ఈవెన్ మోడ్ కోసం కూడా ఎప్సిలాన్ ఎఫెక్టివ్స్ భిన్నంగా ఉంటాయి ఆ పొడవులు ఈవెన్ మోడ్ మరియు ఆడ్ మోడ్ విలువల కోసం భిన్నంగా ప్రవర్తిస్తుంది అందువల్ల సాధారణంగా డైరెక్టివిటీ విషయానికి వస్తే మైక్రోస్ట్రిప్ లైన్ లు చాలా మంచివి కావు కాబట్టి దాని ప్రత్యామ్నాయ విషయం గురించి ఆలోచించాలి రెండు అవకాశాలు ఉన్నాయిఒకటి మీరు εr యొక్క చాలా చిన్న విలువను ఉపయోగిస్తే మీరు εr ను 1 కి దగ్గరగా ఉపయోగిస్తారని అనుకుందాం అది ఎయిర్ సబ్స్ట్రెట్ లాగా ఉంటుంది కాబట్టి మీరు ఎయిర్ ని ఉపయోగిస్తే అప్పుడు ఏమి జరుగుతుంది ఈవెన్ మోడ్ మరియు ఆడ్ మోడ్ ఎప్సిలాన్ సమానం గా ఉంటే మీరు మంచి డైరెక్టివిటీ పొందవచ్చు కాబట్టి దానిని వివరించడానికి ఇక్కడ స్ట్రిప్ లైన్ ఉపయోగించి ఒక ఉదాహరణ ఉంది కాబట్టి స్ట్రిప్ లైన్ అంటే ఏమిటి ట్రాన్స్మిషన్ లైన్ గురించి నేను మాట్లాడినప్పుడు నేను చెప్పినట్లుగా మైక్రోస్ట్రిప్ లైన్కు ఒకే సబ్స్ట్రెట్ అవసరం కాబట్టి మనకు గ్రౌండ్ ప్లేన్ ఉంది మరియు మనకు మైక్రోస్ట్రిప్ లైన్ ఉంది అయితే ఒక స్ట్రిప్ లైన్ పైన మరొక సబ్స్ట్రెట్ ఉంచబడింది మరియు టాప్ వన్ ఇప్పుడు గ్రౌండ్ ప్లేన్ గా ఇక్కడ క్రిందది గ్రౌండ్ ప్లేన్ గా ఉంటుంది కాబట్టి ఇక్కడ మనము చేసినది ఏమిటి అంటే స్ట్రిప్ లైన్ కొద్దిగా భిన్నమైన పద్ధతిలో ఉపయోగించాము ఇక్కడ మనము εr ను 1 కి సమానంగా ఉపయోగించాము కాబట్టి ఇది ఎయిర్ మరియు 2 h ఇది స్ట్రిప్ లైన్ యొక్క మొత్తం మందం గ్రౌండ్ నుండి గ్రౌండ్ కి 8 mm మరియు ఇక్కడ ఇది εr 1 కాబట్టి ఇది మనం నిజంగా తీసుకున్న ఎయిర్ 1 mm మందం కలిగిన మెటాలిక్ ప్లేట్ ను తీసుకున్నాము కాబట్టి ఇప్పుడు మెటాలిక్ ప్లేట్ ఇక్కడ తీసుకోబడింది మరొక మెటాలిక్ ప్లేట్ 1 mm వెడల్పు మందంతో తీసుకోబడింది ఇక్కడ 6 మరియు రెండింటి మధ్య గ్యాప్ చాలా తక్కువగా కనిపిస్తుంది ఇక్కడ 0 6 mm ఉంటుంది కాబట్టి ఈ రెండు మెటాలిక్ ప్లేట్ లు ఒకదానికొకటి సమాంతరంగా ఉంచబడతాయి మరియు ఆ ఎండ్స్ వద్ద ఫీడ్ చేశాము సరే కాబట్టి ఇప్పుడు ఈ 4 పోర్టులు ఉన్నాయి మనం ఇక్కడ ఏ రిజల్ట్స్ వస్తాయో చూద్దాం కాబట్టి S11 ని చూద్దాం ఇది ఈ మొత్తం పౌనపున్యం పరిధి లో మైనస్ 44 dB కన్నా తక్కువ ఇది 0 5 నుండి 1 5 వరకు ఉంటుంది మీరు ఇక్కడ చూడవచ్చు ఇది మైనస్ 40 dB లైన్ మరొక మైనస్ 45 dB మీరు S11 మైనస్ 44 dB కన్నా తక్కువ అని చూడవచ్చు కాబట్టి ఇది ఖచ్చితంగా అద్భుతమైనది S21 ను చూద్దాం S21 0 5 dB మరియు ఇది రిలేటివ్లీ ఫ్లాట్ అని మీరు చూడవచ్చు ఇప్పుడు మీరు అనుకోవచ్చు S21 పెద్దది ఇది 0 5dB కాబట్టి ఇన్సర్షన్ లాస్ ఎక్కువ ఇప్పుడు అది సరైనది కాదు మీరు కప్లింగ్ 10 dB గా నిర్వచించినట్లయితే సుమారు 0 5 dB డైరెక్ట్ పోర్ట్కు వెళ్తుంది కాబట్టి వాస్తవానికి అదనపు లాస్ లేదు మరియు స్ట్రిప్ లైన్ కాన్ఫిగరేషన్ను ఉపయోగించడం ద్వారా రేడియేషన్ లాస్సెస్ లేవని కూడా మనము నిర్ధారించాము ఎందుకంటే పైభాగంలో గ్రౌండ్ కింద భాగం లో ఒక గ్రౌండ్ ఉంది మరియు మనము మొత్తం విషయాన్ని ఒక పెట్టెలో జతచేస్తాము ఇప్పుడు ఇక్కడ S31 వాస్తవానికి మైనస్ 9 3 dB కి సమానం మళ్ళీ మీరు మైనస్ 10 dB యొక్క డిజైన్ లక్ష్యాన్ని కలిగి ఉన్నారని మీరు ఆశ్చర్యపోవచ్చు ఇక్కడ మనం మైనస్ 9 3 dB ని పొందుతున్నాము ఈ డిజైన్ ఇంకా మెరుగ్గా ఉందని నేను చెప్పాలనుకుంటున్నాను దానికి కారణం అది మనము ఇక్కడ నుండి ఇక్కడికి మైనస్ 9 3 dB కి చేరుతున్నాము కాని అప్పుడు మనము రెండు ముగింపు వద్ద కనెక్టర్లను కనెక్ట్ చేస్తాము కాబట్టి కనెక్టర్లకు 0 2 dB లేదా 0 3 dB లాస్ ఉండవచ్చు కనెక్టర్ యొక్క నాణ్యతను బట్టి లేదా కనెక్ట్ చేయబడిన కో యాక్సియల్ లైన్ కూడా కొన్ని అడిషనల్ లాస్ కలిగి ఉండవచ్చు కాబట్టి ఈ S31 సమర్థవంతంగా సుమారుగా మైనస్ 10 dB ని ఇస్తుంది ఇప్పుడు ఇక్కడ S41 అంటే ఏమిటో చూద్దాం S41 ఇక్కడ ఈ మొత్తం పరిధిలో మైనస్ 50 dB కన్నా తక్కువ మీరు ఇది మైనస్ 50 dB లైన్ అని చూడవచ్చు కాబట్టి దీని కంటే తక్కువ ఉన్న దానిపై చూద్దాం డైరెక్టివిటీ అంటే ఏమిటి మరియు దీనికి మధ్య వ్యత్యాసం 40 dB అని మీరు చూడవచ్చు కాబట్టి ఇది డైరెక్టివిటీకి చాలా మంచి విలువ మనం మరో ఉదాహరణ తీసుకుందాం ఇప్పుడు ఇక్కడ ఉదాహరణ 30 db కప్లింగ్ కోసం కాబట్టి 30 dB కోసం మనము అన్ని ఇతర విషయాలను ఒకే ఫ్రీక్వెన్సీ పరిధి εr ఒకేలా ఉంచాము కాబట్టి ఇప్పుడు అది మారుతున్న విషయం ఏమిటంటే గ్యాప్ ఇప్పుడు అంత పెద్దది ముందు గ్యాప్ చిన్నది ఇప్పుడు గ్యాప్ పెద్దది మనం ఇక్కడ ఏ ఫలితాలను పొందుతామో చూద్దాం కాబట్టి S11 తో ప్రారంభిద్దాం S11 మైనస్ 47 dB కన్నా తక్కువ కాబట్టి ఇక్కడ మైనస్ 40 dB కోసం ఒక లైన్ ఉంది ఇది మైనస్ 50 ఇది మొత్తం పరిధిలో మైనస్ 47 dB కంటే తక్కువగా ఉందని మీరు చూడవచ్చు S21 ఏమిటో చూద్దాం మీరు S21 0 01 dB అని చూడవచ్చుసరే కాబట్టి లాస్సెస్ చాలా తక్కువ అని మీరు మళ్ళీ అనుకోవచ్చు ఇన్సర్షన్ లాస్ చాలా తక్కువ కారణం మనం మైనస్ 30 dB కోసం డిజైన్ చేశాము తక్కువ శక్తి కపుల్డ్ పోర్టుకు వెళుతుంది కాబట్టి చాలా శక్తి ఇప్పుడు పోర్ట్ 2 కి వెళుతుంది S31 అంటే ఏమిటో చూద్దాం అది మైనస్ 29 7 dB కావలసినది మైనస్ 30 dB నేను చెప్పినట్లుగా కనెక్టర్ లాస్సెస్ ఇక్కడ ఉండవచ్చు కాబట్టి ఇది కనెక్టర్ లాస్సెస్ ను భర్తీ చేస్తుంది 0 2 లేదా 0 కాబట్టి అది సుమారు మైనస్ 30 dB ని ఇస్తుంది ఇప్పుడు S41 ఏమిటో చూద్దాం ఇక్కడ S41 ఇది మైనస్ 76 dB కన్నా తక్కువ ఇది ఇక్కడ వక్రత అయితే మీరు ఇది మైనస్ 70 ఇది మైనస్ 80 అని చూడవచ్చు కాబట్టి మీరు ఇప్పుడు ఈ రెండింటి తేడాను తీసుకుంటే 46 dB కాబట్టి మీరు డైరెక్టివిటీని చూడవచ్చు ఇక్కడ చాలా చాలా ఎక్కువ మరియు కావలసిన లక్షణం అదే నేను కొన్ని విషయాలు ప్రస్తావించదలిచాను కాబట్టి మనము వీటిని రూపొందించి పరీక్షించాము మనము నిజంగా అనుభవించిన ఒక చిన్న సమస్య ఉంది మరియు ఇది 5 2 mm వ్యత్యాసంతో మీకు తెలిసిన ఈ రెండు లైన్ లను సమలేఖనం చేస్తుంది కాబట్టి ఏమి జరుగుతుంది రెండు లైన్ లు నిజంగా ఖచ్చితమైన సమాంతరంగా ఉంచాలి మరియు మీరు సమలేఖనం చేయడానికి ప్రయత్నిస్తున్నప్పుడు అన్ని అవకాశాలు ఉన్నాయి ఇది 0 2 మిమీ ఎర్రర్ కూడా ఉండవచ్చు కాబట్టి మిస్ అలైన్మెంట్ కారణంగా ఈ సంఖ్య S41 మైనస్ 76 dB రాదు కానీ ఇది నిజంగా తక్కువ అవుతుంది కాబట్టి నేను మీకు ఫాబ్రికేషన్ చేయడానికి ఒక స్ట్రిప్ను విడిగా మరియు మరొక స్ట్రిప్ను విడిగా తయారు చేయడానికి బదులుగా మంచి మార్గం చెప్తాను మీరు ఏమి చేస్తారు మీరు దీన్ని ఫ్యాబ్రికేటడ్ గా పొందుతారు మనము ఫ్యాబ్రికేట్ చేయడానికి CNC యంత్రాన్ని ఉపయోగించాము కాబట్టి ఈ రెండింటిని విడిగా ఫ్యాబ్రికేటింగ్ చేసే బదులు మీరు ఏమి చేస్తారు మీరు రెండు తిన్ లైన్స్ ను జాయిన్ చేయండి చాలా తిన్ లైన్స్ ఇక్కడ మరియు ఇక్కడ చాలా తిన్ గా 0 1 లేదా 0 2 మిమీల క్రమంలో ఉండవచ్చు మరియు దానిని ఫ్యాబ్రికేటెడ్ చేసి ఎండ్ కనెక్టర్లలో ఉంచండి కనెక్టర్లకు ఈ విషయం మద్దతు లభిస్తుంది మీరు సోల్డరింగ్ చేసిన తర్వాత ఇతర దానిని మౌంట్ చేసిన తర్వాత మీరు చాలా సన్నని కనెక్టింగ్ చేసే స్ట్రిప్ను తీసివేస్తారు కాబట్టి ఈ విధంగా ఏమి జరుగుతుందో మీకు తెలుసా మీరు కత్తి తీసుకొని కత్తిరించండి కాబట్టి ఇప్పుడు ఫ్యాబ్రికేషన్ సమయంలోనే విభజన జరుగుతుంది ఇది చాలా బాగుంది కాబట్టి మీరు దానిని తీసివేస్తే ఇప్పుడు ఫాబ్రికేషన్ అలైన్మెంట్ ఎర్రర్ కి దారితీయదు మరియు మీరు మెరుగైన ఫలితాన్ని పొందవచ్చు కాబట్టి ఈ రోజు మనం సంక్షిప్తముగా మైక్రోస్ట్రిప్ లైన్ గురించి మాట్లాడాము ఈ కపుల్డ్ మైక్రోస్ట్రిప్ లైన్ లు వాస్తవానికి మైనస్ 10 dB లేదా మైనస్ 20 dB లేదా మైనస్ 30 dB కప్లింగ్ ను రియలైజ్ చేయడానికి చాలా మంచివి కఠినమైన కప్లింగ్ ను రియలైజ్ చేయడం కోసం అనగా మైనస్ 3 dB లేదా మైనస్ 6 dB యొక్క క్రమం కోసం అవి చాలా మంచివి కావు దానికి కారణం మీరు చాలా కఠినమైన కప్లింగ్ ను డిజైన్ చేయాలనుకుంటే అప్పుడు రెండు లైన్ ల మధ్య గ్యాప్ చాలా తక్కువగా మారుతుంది కాబట్టి తరువాతి ఉపన్యాసంలో మనం మరొక రకమైన కప్లర్ గురించి మాట్లాడుతాము అక్కడ మనం కఠినమైన కప్లింగ్ ను 0 dB నుండి మైనస్ 1 dB నుండి మైనస్ 2 dB వరకు మైనస్ 10 dB వరకు పొందవచ్చు కాబట్టి అప్పటి వరకు సెలవు మిమ్మల్ని తదుపరిసారి చూస్తాము